ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 పై ఉపన్యాసాలకు స్వాగతం మరియు నేటి అంశం అనిశ్చిత రూపాలు ఇన్ డిటెర్మినేట్ ఫార్మ్స్ Indeterminate Forms ఈ రోజు మనం కవర్ చేయబోయే అంశాలు ఇవి కాబట్టి అనిశ్చిత రూపాలు లో పిటెల్ యొక్క నియమం LHospitals rule అటువంటి రూపాలను మరియు కొన్ని ఉదాహరణలు నిర్ణయించడానికి చాలా ప్రాథమిక సూత్రం కాబట్టి నేను అనిశ్చిత రూపాలను ప్రవేశపెట్టడానికి ముందు మునుపటి ఉపన్యాసం సాధారణీకరించిన మధ్యస్థ విలువ సిద్ధాంతం లేదా మునుపటి ఉపన్యాసంలో చర్చించిన కాచి మధ్యస్థ విలువ సిద్ధాంతం గుర్తుకు తెచ్చుకుందాము కాబట్టి క్లోజ్ ఇంటర్వెల్ లో అవిచ్ఛిన్నంగా మరియు ఓపెన్ ఇంటర్వెల్ a b లో అవకలనియమం f మరియు g అనే రెండు ఫంక్షన్ ఉంటే g g యొక్క అవకలనం ఇంటర్వెల్ లోపల ఎక్కడా అదృశ్యం కాకపోతే అక్కడ ఓపెన్ ఇంటర్వెల్ a b లో ఒక పాయింట్ c ఉంది ఇక్కడ ఈ కోషంట్ f −f g−g ఆ పాయింట్ c వద్దా అవకలనం యొక్క నిష్పత్తికి సమానం కాబట్టి ఈ సాధారణీకరించిన మధ్యస్థ విలువ సిద్ధాంతం కొన్ని ఫలితాలు నిరూపించడానికి ఈ రోజు ఉపయోగించబడుతుంది మరియు అనిశ్చిత రూపాలు ఏమిటి కాబట్టి ఉదాహరణకు దీనిని పరిగణనలోకి తీసుకుంటే sin x−1 x−1 sin మరియు యొక్క ఈ నిష్పత్తి లేదా మనం ఇలా పరిగణించవచ్చు x2−1 x − 1 కాబట్టి x 1 ఉన్నప్పుడు వీటిని అంచనా వేయాలనుకుంటున్నాము కాబట్టి మనం x 1 ను ప్రతిక్షేపింప చేస్తే మనం ఇక్కడ 0 ను పొందుతున్నాము మరియు 0 ద్వారా విభజించాము అదేవిధంగా ఇక్కడ కూడా మనకు 00 లభిస్తోంది కాబట్టి ఈ సందర్భాలలో మనం x 1 ను ప్రతిక్షేపించి మార్చలేము మరియు ఇక్కడ ఇచ్చిన ఈ వ్యక్తీకరణల విలువను పొందలేము లేదా ఉదాహరణకు 1− cos xx మరియు x 0 ఉన్నప్పుడు ఈ వ్యక్తీకరణకు ఏమి జరుగుతుందో చూడాలనుకుంటున్నాము కాబట్టి మనం ఇక్కడ x 0 పెడితే కాబట్టి 1 cos 0 మళ్ళీ 1 కాబట్టి 0 మరియు 0 ద్వారా విభజించబడింది కాబట్టి మనకు మరొక 00 రూపం ఉంది అది x 0 ను ప్రతిక్షేపిస్తే చేయడం ద్వారా నేరుగా అంచనా వేయలేము కాబట్టి ప్రశ్న ఏమిటంటే f మరియు g రెండూ 0 గా ఉన్నప్పుడు f g నిష్పత్తికి ఏమి జరిగింది ప్రతి f మరియు g లలో ఈ ఉదాహరణలలో మనం పరిగణించిన పరిస్థితులు రెండూ 0 గా ఉంటాయి ఇప్పుడు మనం ఈ వ్యక్తీకరణలకు ఏమి జరుగుతుందో చూడాలనుకుంటున్నాము మరియు నేటి ఉపన్యాసంలో ఉదాహరణకు ఈ రూపం ఇక్కడ చూస్తాము sin x2 −1 x−1 ఎప్పుడైతే x లిమిట్ 1 కి చేరినప్పుడు ఈ వ్యక్తీకరణలో మనం x 1 గా ప్రతిక్షేపించలేము కాని మనం లిమిట్ గురించి మాట్లాడవచ్చు కాబట్టి x1sin x2 −1 x−1 1 గా వస్తాయి రెండవ సందర్భంలో ఎప్పుడు x2 −1 x−1 న్యూమరేటర్ నుండి ఈ x 1 ను క్యాన్సల్చేయడం ద్వారా ఈ 1 పొందవచ్చు ఎందుకంటే ఈ న్యూమరేటర్ x 1 మరియు x 1 లాగా వ్రాయవచ్చు కాబట్టి ఈ x 1 తో ఈ x 1 క్యాన్సల్ అవుతుంది ఆపై ఈ లిమిట్ కేవలం 2 అవుతుంది ఇది 1−cos x ఈ లిమిట్ 0 అని ఉపన్యాసంలో తరువాత చూద్దాం కాబట్టి మూడు సందర్భాల్లో ఈ రూపాలు 00 రూపాలు అని మనం చూశాము కానీ వాటి లిమిట్ లు భిన్నంగా ఉంటాయి మొదటి సందర్భంలో అది 1 ఇక్కడ ఇది 2 మరియు మూడవది 0 కాబట్టి ఈ అనిశ్చిత వ్యక్తీకరణలు ఇన్డిటెర్మినేట్ ఎక్స్ప్రెషన్స్ ఏమిటి మనము ఇప్పుడు చూస్తాము కాబట్టి అవి 00 లో కనిపిస్తాయి ఇతర అవకాశం ఏమిటంటే న్యూమరేటర్ మరియు డినామనేటర్ రెండూ ∞ కాబట్టి మనకు ∞ ∞ లేదా 0 ×∞ రూపం ఉంది ∞ ∞ లేదా ఈ ఘాతాంక రూపం 00 ∞0 పవర్ ఇన్ఫినిటీ వంటి ఇతర అనిశ్చిత రూపాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ అనిశ్చిత రూపం మరియు దాని విలువ ఏమిటో మాకు తెలియదు ఉదాహరణకు ∞0 లేదా 1∞ ∞ ∞ కాబట్టి ఈ వ్యక్తీకరణలు మనం అనిశ్చిత రూపాలను పిలుస్తున్న వాటి కంటే భిన్నంగా ఉన్నాయని ఇక్కడ ఒక వ్యాఖ్య ఉంది ఉదాహరణకు 0∞ ∞ ×∞ ∞ ∞ ∞∞ లేదా ∞ ∞ మరియు ఈ రూపాలు అనిశ్చిత రూపాలు కాదని గమనించండి మరియు ఈ వ్యక్తీకరణల విలువను మనం నేరుగా కనుగొనవచ్చు ఉదాహరణకు ఈ 0∞ 0∞ యొక్క విలువ కేవలం 0 మరియు ∞×∞ రెండు చాలా పెద్ద సంఖ్యలు మీరు సహజంగా గుణించినప్పుడు మీకు ∞ లభిస్తుంది మళ్ళీ ఇక్కడ ∞ ∞ మళ్ళీ ∞ అవుతుంది మరియు ∞∞ అదే కారణంతో ఇది కూడా ∞ అవుతుంది మరియు ∞ ∞ మనం దీన్ని 1 ఓవర్ ∞∞ గా తిరిగి వ్రాయవచ్చు ఆపై ∞∞ కూడా ∞ కాబట్టి ఇది 1∞ అవుతుంది ఇది 0 అవుతుంది కాబట్టి ఈ రూపాలు అనిశ్చిత రూపాలు కావు కాబట్టి గణనల సమయంలో మనము అలాంటి వ్యక్తీకరణలను కనుగొంటే మనము నేరుగా ఈ విలువలను ప్రత్యామ్నాయం చేయవచ్చు కానీ అటువంటి 00 ∞ × ∞ 0× ∞ అవుతుంది మనం వీటితో మరింత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం కొన్ని నియమాల ద్వారా ఆ విలువలను అంచనా వేయాలి మరియు అది స్పష్టంగా లేదు ఉదాహరణకు ∞ ×∞ యొక్క విలువ ఏమిటి కాబట్టి ఇక్కడ అనిశ్చిత రూపాలను నిర్ణయించడానికి లో పిటెల్ నియమం the L'Hospital's rule చాలా ప్రాథమిక నియమం కాబట్టి ఇక్కడ ఏమి ఉంది ఈ f మరియు g రెండు విధులు మరియు క్లోజ్డ్ ఇంటర్వెల్ a b లో అవిచ్ఛిన్నంగా మరియు ఓపెన్ ఇంటర్వెల్ a b లో అవకలనియమంగా ఉన్నాయని అనుకుందాం మరియు ఈ g ప్రైమ్ g యొక్క అవకలనం ఇంటర్వెల్ లోపల ఎక్కడా అదృశ్యం కాదు కాబట్టి ఈ పరిస్థితులన్నీ కాచి మధ్యస్థ విలువ సిద్ధాంతం లేదా ఈ రోజు మనం చూసిన సాధారణీకరించిన మధ్యస్థ విలువ సిద్ధాంతం యొక్క పరిస్థితులు మరియు ఆ పరిస్థితులకు అదనంగా మనకు f 0 లాంటిది ఉంటే ఫంక్షన్ a వద్ద 0 గా విలువను తీసుకుంటుంది మరియు రెండవ ఫంక్షన్ g కూడా ఈ సమయంలో a వద్ద విలువను 0 గా తీసుకుంటుంది అప్పుడు మనం ఈ లో పిటెల్LHopitals rules యొక్క నియమం యొక్క రుజువులో చూస్తాము మీరు లిమిట్ x → a గా అంచనా వేయాలనుకుంటే సహజంగా కుడి వైపు నుండి ఒక అమరికలో కుడివైపు లిమిట్ x → a fg ఈ నిష్పత్తి మనం నేరుగా ఇక్కడ చూస్తాము ఇది f 0 అని చెబుతుంది కాబట్టి ఇది 00 రూపం లాంటిది మీరు ఈ లిమిట్ ని తీసుకుంటే మరియు ఈ నియమం ఈ లిమిట్ అని చెబితే ఈ లిమిట్ విలువ ఈ లిమిట్ విలువకు సమానం ఇది అవకలనం ల నిష్పత్తి కాబట్టి ఇది అవకలనం ల యొక్క మరొక అనువర్తనం అప్లికేషన్ application మరియు సహజంగా ఇది అవకలనం ల లిమిట్ ని లిమిట్ ం చేసినప్పుడు లేకపోతే ఇది ఉనికిలో లేకపోతే ఇది అర్ధవంతం కాదు మనము తరువాత ఈ దశకు వస్తాము మరియు ఈ లిమిట్ లేని ఒక ఉదాహరణను చూస్తాము కానీ f g యొక్క లిమిట్ ఉనికిలో లేదని దీని అర్థం కాదు కాబట్టి ఇక్కడ ఉన్న నియమం ఏమిటంటే అటువంటి లిమిట్ లు అవకలనం ల లిమిట్ ఉంటే ఇది ఫంక్షన్ల యొక్క ఈ నిష్పత్తి లిమిట్ కి సమానం కాబట్టి మీరు కాచి మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తే మనము L ను ఉపయోగిస్తే రుజువు చాలా సులభం ఇది ఈ రోజు సంగ్రహంగా చెప్పబడింది కాబట్టి మనకు f మరియు g అనే రెండు ఫంక్షన్లు ఉన్నప్పుడు ఇది కాచి మధ్యస్థ విలువ సిద్ధాంతం అవుతుంది అప్పుడు f −f మరియు g −g f ξ g ξ మరియు ఈ ξ a మరియు x మధ్య ఎక్కడో ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ x ను ఇంటర్వెల్ లో తీసుకున్నాము x సహజంగా a కి సమానం కాదు ఆపై మనము ఈ సాధారణీకరించిన మధ్యస్థ విలువ సిద్ధాంతాన్ని ఇంటర్వెల్ లో a నుండి x వరకు వర్తింపజేసాము కాబట్టి a వద్ద ఫంక్షన్ యొక్క విలువ మనకు తెలుసు మరియు ఫంక్షన్ యొక్క విలువ g అవుతుంది కాబట్టి a వద్ద ఉన్న రెండు ఫంక్షన్లకు 0 ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తీకరణతో ఎడమ చేతి వైపు f g అవుతుంది కాబట్టి మనకు ఇక్కడ ఉన్నది f g g ξ కంటే f ξ కు సమానం మరియు ఈ ξ a నుండి x ఇంటర్వెల్ కి చెందినది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ లిమిట్ ఉంటే మనము x → a గా తీసుకుంటాము మరియు ఈ ξ a నుండి x వరకు ఓపెన్ ఇంటర్వెల్ కి చెందినది కాబట్టి x సహజంగా వెళితే ξ కూడా a కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ తదుపరిది ఇదే కాబట్టి మనము ఇక్కడ x → a f g లిమిట్ ని తీసుకుంటే ఇది ξ లిమిట్ కి సమానంగా ఉంటుంది ఒక ప్లస్కు వెళుతుంది ఎందుకంటే ξ ఇంటర్వెల్ a → x కు చెందినది కాబట్టి ξ a కి వెళ్తుంది కాబట్టి కుడి వైపు నుండి మరియు ఇక్కడ ఈ అవకలనం f 1g1 ఇప్పుడు మనం దీనిని ξ వేరే పేరుతో భర్తీ చేయవచ్చు లేదా ఇక్కడ x చాలా సరి అయినది కాబట్టి ఈ xa ఈ నిష్పత్తి fg ఏమీ లేదని మనం చూశాం కాని xa ఈ నిష్పత్తి f 1g1 కాబట్టి సాధారణీకరించిన సగటు విలువ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఈ లో పిటెల్ LHopitals rules నియమం యొక్క రుజువు ఇది ఈ లో పిటెల్LHopitals rules యొక్క నియమం యొక్క కొంచెం సాధారణ రూపం ఉంది ఎందుకంటే మనం ఇక్కడ గమనించినట్లయితే మనం x → a ను కుడి వైపు నుండి తీసుకున్నాము ఎందుకంటే a నుండి b వరకు ఫంక్షన్ల కోసం మనం ఈ ఇంటర్వెల్ తీసుకున్నాము కాబట్టి ఓపెన్ ఇంటర్వెల్ I లో f మరియు g రెండు విధులు అవకలనియమంగా ఉంటే ఇది మరింత సాధారణంగా మరియు సహజంగా అవి ξ మీద అవిచ్ఛిన్నంగా ఇది a కలిగి ఉంటుంది మరియు ఈ f 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడో ఇంటర్వెల్ లోపల a ఉంది కానీ సరిహద్దు వద్ద లేదు కాబట్టి ఈ ఇంటర్వెల్ లో మనకు f 0 g మరియు g ≠ 0 ఉంటే x ≠ a అయితే x a ఏదైనా జరగవచ్చు అప్పుడు మనకు g పై అలాంటి లిమిట్ లు అవసరం లేదు కానీ ఈ x a కాకుండా g అదృశ్యం కాదు కాబట్టి ఈ సందర్భం లో లిమిట్ x → a ఇక్కడ సులభంగా నిరూపించవచ్చు ఇప్పుడు ఇక్కడ ఎడమ లేదా కుడి భావన లేదు కాబట్టి xafg xaf1g1 కుడి వైపున లిమిట్ ఉన్నట్లయితే మరియు రుజువు మనం ఇంతకుముందు చేసిన దానికి సమానంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ I లో ఇక్కడ రెండు ఇంటర్వెల్ లో పరిగణించవచ్చు కాబట్టి x ఉన్నప్పుడు a→x మరియు x a తీసుకుంటే మరియు x a ఉన్నప్పుడు మరొక ఇంటర్వెల్ x → a ను కూడా పరిగణించవచ్చు కాబట్టి ఈ రెండు ఇంటర్వెల్ లలో మునుపటి ఫలితాన్ని మనం అక్కడ వర్తింపజేస్తాము X→a ఈ సందర్భంలో లిమిట్ a x కు సమానం మరియు అప్పుడు మనము ఈ ఫలితాన్ని ఈ ఇంటర్వెల్ కి వర్తింపజేసి ఇప్పుడు మరియు కుడి వైపు నుండి రెండు లిమిట్ ల యొక్క ప్రతికూల వైపుల నుండి ఆ x → a నుపొందుతారు మరియు అప్పుడు మనం ఈ ఫలితాన్ని ఈ ఇంటర్వెల్ కి వర్తింపజేసినప్పుడు మరియు కుడి వైపు నుండి రెండు లిమిట్ ల యొక్క ప్రతికూల వైపుల నుండి ఆ x → a ను పొందుతారు మరియు ఎడమ వైపు నుండి మనం అదే ఫలితాన్ని పొందుతారు x a f g లిమిట్ x a f g కు సమానం కాబట్టి మరొక ముఖ్యమైన వ్యాఖ్య f మరియు g ఫంక్షన్ x → a వద్ద నిర్వచించబడనప్పుడు ఈ లో పిటెల్L'Hospital rule యొక్క నియమం కూడా కేసులో ఉంటుంది కాబట్టి మునుపటి రెండు ఫలితాల్లో మనం తీసుకున్నది ఏమిటంటే f 0 మరియు g 0 కాబట్టి ఆ సమయంలో ఫంక్షన్ విలువలు 0 అవుతాయి కానీ నమూనా ఫంక్షన్ కోసం అదే నియమం వర్తించవచ్చు ఈ రెండు విధులు సరిగ్గా a వద్ద నిర్వచించబడలేదు కానీ వాటి లిమిట్ లు 0 కాబట్టి లిమిట్ x → a0 మరియు లిమిట్ x → a g 0 కాబట్టి ఈ సందర్భంలో కూడా మనం ఇంతకుముందు స్థాపించిన ఫలితాన్ని మరొక వ్యాఖ్య అన్వయించవచ్చని కాబట్టి మొదటి అవకలనాలు a వద్ద 0 అని మరియు f మరియు g అవకలనాలు ముందుగానే విధించిన షరతులు సంతృప్తి పరుస్తాయి f మరియు g ప్రధానంగా అవిచ్ఛిన్నత అవకలనియమంగా అప్పుడు ఈ నిష్పత్తికి లో పిటెల్ L'Hospital యొక్క నియమాన్ని వర్తింపజేస్తుంది కాబట్టి లో లో పిటెల్ నియమాన్ని ఈ f g కు మళ్ళీ వర్తింపజేయవచ్చు ఎందుకంటే f మరియు g లకు ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్నది ఎందుకంటే అవి రెండూ 0 అవుతాయి మరియు తరువాత నియమం ఇక్కడ f g డబుల్ అవకలనాలకు సమానంగా ఉంటుంది f మరియు g యొక్క డబుల్ అవకలనాల నిష్పత్తి x → a గా ఉంటుందని చెప్పారు కాబట్టి ఇది మళ్ళీ మరింత సాధారణీకరించబడిన రూపం ఈ లిమిట్ f g ను f g నిష్పత్తి యొక్క లిమిట్ ద్వారా అంచనా వేయవచ్చు అయితే ఈ రెండు f మరియు g 0 x → a లేదా x a గా మార్చినట్లయితే మనం లో పిటెల్LHospital యొక్క నియమాన్ని మళ్ళీ వర్తింపజేయవచ్చు కాబట్టి అదే లిమిట్ యొక్క రెండవ అవకలనం g ద్వారా విభజించబడిన f యొక్క లిమిట్ కి సమానంగా ఉంటుంది రెండవ అవకలనం x → a గా ఉంటుంది లేదా ఉదాహరణకు ఇక్కడ f క్షమించండి f అయితే మనం దీన్ని కొనసాగించవచ్చు కాబట్టి f యొక్క డబుల్ అవకలనం x వద్ద కూడా అదృశ్యమవుతుంది మరియు g యొక్క ఈ డబుల్ అవకలనం x వద్ద కూడా అదృశ్యమవుతుంది ఇది a కు సమానం కాబట్టి ఈ f డబుల్ డెరివేటివ్ యొక్క లిమిట్ ని g డబుల్ డెరివేటివ్ ద్వారా విభజించిన ఈ లో పిటెల్ L'Hospital యొక్క నియమాన్ని మనం మరింత అన్వయించవచ్చు కాబట్టి లో పిటెల్ L'Hospital యొక్క నియమం కూడా వర్తిస్తుంది ఇక్కడ మరొక సాధారణీకరణ x → a కాదు x → a కొంత లిమిట్ సంఖ్య అని మనం చర్చించాము అయితే x→∞ or x→−∞ లిమిట్ ఉన్నప్పుడు కూడా ఈ ఫలితాన్ని వర్తింపజేయవచ్చు ఇది మనం ఇక్కడ నిరూపించిన చాలా సాధారణ నియమం ఉదాహరణకు ఈ అనంతం కేసు లో ఎవరైనా లో పిటెల్ L'Hospital యొక్క నియమాన్ని వర్తింపజేయవచ్చు ఇప్పుడు ఈ లో పిటెల్L'Hospital యొక్క నియమం అనంత రూపం ద్వారా అనంతం వరకు పొడిగించబడింది కాబట్టి ఈ f →∞ మరియు f →∞ ను x → a లేదా x→± ∞ మునుపటి కేసు మాదిరిగానే అనుకుందాం కానీ ఇప్పుడు మనకు f →0 g →0 కు బదులుగా ఉన్న తేడాలు ∞ కు మొగ్గు చూపుతున్నాయి మరియు ఈ సందర్భంలో ఈ రెండు ఫంక్షన్ల నిష్పత్తి యొక్క ఈ లిమిట్ వాటి అవకలనాల నిష్పత్తి యొక్క లిమిట్ అని కూడా మాకు అదే నియమం ఉంది ఈ f మరియు g 0 కి వెళ్ళినప్పుడు ఈ హక్కును అందించినట్లయితే ఇక్కడ కుడి వైపున ఉన్న లిమిట్ ఇది కాబట్టి లిమిట్ f g ఉంది కాబట్టి మనం ఇప్పటివరకు చర్చించిన అన్ని ఫలితాలను చేర్చినట్లయితే అవి రెండు రూపాలు కావచ్చు కాబట్టి 00 రూపం లేదా ∞∞ రూపం కావచ్చు ఈ రెండు సందర్భాల్లో x → a లేదా x→ ± ∞ రెండు ఫంక్షన్ల నిష్పత్తి యొక్క లిమిట్ వాటి అవకలనాల నిష్పత్తుల లిమిట్ కి సమానంగా ఉంటుంది కాబట్టి ఇది నేను ఇంతకు ముందు చెప్పిన మరో ముఖ్యమైన వ్యాఖ్య ఇక్కడ ఈ లిమిట్ లేకపోతే అవకలనాల లిమిట్ లేకపోతే f g యొక్క లిమిట్ ఉనికిలో లేదని దీని అర్థం కాదు దీనిని మనం సాధారణ ఉదాహరణ ద్వారా చూడవచ్చు కాబట్టి మనం దీనిని పరిశీలిస్తే x∞ x1x కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న రూపం ఏమిటో మనం చూస్తే ఏమి జరుగుతుంది కాబట్టి x ∞ కి ఇక్కడ ఏదో లిమిట్ ంగా ఉంటుంది కాబట్టి న్యూమరేటర్ ∞ అవుతుంది మరియు మళ్ళీ x తో విభజిస్తే ∞ కి వెళుతుంది కాబట్టి మనకు ∞∞ రూపం ఉంది మరియు ఈ సందర్భంలో మనం లో పిటెల్ L'Hospital యొక్క నియమాన్ని వర్తింపజేస్తే ఏమి జరుగుతుందో కాబట్టి ఇక్కడ మీరు న్యూమరేటర్ యొక్క అవకలనం తీసుకుంటే అది 1sin x cos x అవుతుంది మరియు ఈ x యొక్క అవకలనం యొక్క లిమిట్ 1 మరియు లిమిట్ x→∞ అవుతుంది కాబట్టి ఇక్కడ x→∞ 1cos x లిమిట్ x → ∞ నిర్వచించబడనప్పుడు ఈ cos x నుండి ఉంటుంది కాబట్టి ప్రాథమికంగా ఇక్కడ ఈ లిమిట్ 1 cos x మరియు x→∞ గా నిర్వచించబడలేదు కాబట్టి ఈ లిమిట్స్ ఉనికిలో లేదు కానీ మనం దీనిని x → ∞ x sin x వంటి కొన్ని ఇతర మార్గాల్లో అంచనా వేస్తే మరియు మనం దీనిని 1sin xx గా తిరిగి వ్రాస్తాము కాబట్టి మనం ఈ x ను ఇక్కడ x గా విభజిస్తాము మరియు తరువాత sin x తో మరియు దానిని వేరు చేస్తాము కాబట్టి మనకు xxsin xx అంటే ఈ 1sin xx అని అర్ధం మరియు ఇప్పుడు మనం ఈ లిమిట్ ని నేరుగా అంచనా వేయవచ్చు కాబట్టి 1sin xx కాబట్టి x→∞ ఉన్నప్పుడు కాబట్టి ఈ x→∞ ఇక్కడ మరియు ఈ sin x లిమిట్ మైన ఏదో అక్కడ ఉంటుంది కాబట్టి లిమిట్ మైన మరియు ∞ ద్వారా విభజించబడినది ఇది 0 కి వెళుతుంది కాబట్టి ఇక్కడ రెండవ భాగం x→∞ ను sin xx అనేది 0 కి వెళ్తుంది కాబట్టి మనకు 1 0 అంటే ఈ లిమిట్ 1 అని అర్థం కాబట్టి ఈ లిమిట్ ఉనికిలో లేనందున లో పిటెల్L'Hospital యొక్క నియమాన్ని వర్తింపజేయడం ద్వారా మనం ఇక్కడ ముగించాము మరియు మనంx∞ x sin x x అని చెప్పుకోవచ్చు ఉనికిలో లేదు కానీ అవి తప్పు తీర్మానాలు అయ్యేవి కాబట్టి నియమం ప్రకారం మనం వ్రాసిన ప్రతిసారీ అవకలనాల నిష్పత్తి యొక్క లిమిట్ ని అందించాము కాబట్టి అది చాలా ముఖ్యం ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ కాబట్టి దీనిని α β ∈ R అనుకుందాం కాబట్టి అది రియల్ నంబర్ మరియు మనకు ఇది ఉంది f α tan xβ sin x x3 x 0 1 x ≠ 0 కాబట్టి ఈ సందర్భంలో α మరియు β యొక్క ఫంక్షన్లు f యొక్క అవిచ్ఛిన్నత విలువలను కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి ఇంటర్వెల్ − π2π 2 లో ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అవిచ్ఛిన్నత కోసం మనకు ఏమి కావాలి కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క అవిచ్ఛిన్నత కోసం ఈ α tan xβ sin x x3 యొక్క లిమిట్ 1 అవుతుంది ఎందుకంటే x ≠ 0 వద్ద ఫంక్షన్ 1 గా నిర్వచించబడుతుంది కాబట్టి ప్రతిచోటా ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉంటుంది ఒక సమస్య x 0 వద్ద ఉంది కాబట్టి ఇక్కడ x ≠ 0 కోసం ఈ చక్కని ఫంక్షన్ π π tan మీద నిర్వచించబడింది ఇది అవిచ్ఛిన్న sin ఇది అవిచ్ఛిన్నంగా x3 అవిచ్ఛిన్నంగా ఉంటుంది కాబట్టి ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా ఉంటుంది ఇది x 0 వద్ద సృష్టించగల ఏకైక సమస్య ఉంది కాబట్టి దీనిని లిమిట్ చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ సెట్ చేస్తున్నాము x→1α tan xβ sin x x3 1 అప్పుడు ఈ ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా మారుతుంది కాబట్టి ఈ పరిస్థితి నుండి మనం α మరియు β లెక్కిస్తాము కాబట్టి ఇక్కడ α మరియు β ఈ వ్యక్తీకరణ యొక్క ఏ విలువలు లేదా ఇక్కడ ఈ లిమిట్ 1 కి సమానం అవుతుంది ఇప్పుడు ఈ లిమిట్ ని ఇక్కడ లెక్కించండి α tan xβ sin x x3 కాబట్టి మనం x → 0 తీసుకున్నప్పుడు tan0 0 sin0 0 మరియు x3 కూడా 0 అవుతాయి కాబట్టి మనకు ప్రాథమికంగా 00 రూపం ఉంది కాబట్టి ఈ వ్యక్తీకరణకు లో పిటెల్ L'Hospital యొక్క నియమాన్ని వర్తింపజేద్దాం కాబట్టి మనం లో పిటెల్L'Hospital యొక్క నియమాన్ని వర్తింపజేస్తే tan x మరియు x sec2x β sinx అవుతుంది ఇది cos x అవుతుంది మరియు 3x2 ద్వారా విభజించబడుతుంది కాబట్టి మనం x2 x3 తీసుకున్నప్పుడు అవకలనం 3x2 అవుతుంది మరియు మనం ఇక్కడ x → 0 లిమిట్ ని తీసుకుంటాము కాబట్టి ఇప్పుడు ఈ ఫంక్షన్కు ఏమి జరుగుతుందో మీరు గ్రహించినట్లయితే ఇప్పుడు ఇక్కడ కాబట్టి మనకు α మరియు తరువాత x → 0 ఈ sec x 1 గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు α β cos 0 కూడా 1 అవుతుంది కాబట్టి మనకు ఇక్కడ α β 3 x2 తో విభజించబడింది మరియు తరువాత x → 0 కాబట్టి ఇక్కడ మనకు ఈ 3x2 0 కి వెళుతోంది కాబట్టి మనకు α β ను దేని ద్వారా విభజిస్తే అది 0 అవ్వ బోతోంది ఇప్పుడు α β 0 కి సమానంగా ఉన్నప్పుడు మరింత ముందుకు వెళ్ళడానికి లేదా ఈ లిమిట్ ని 1 గా కలిగి ఉండే ఏకైక అవకాశం ఎందుకంటే అప్పుడు మనకు 00 లభిస్తుంది రూపం మరియు మనం లో లో పిటెల్ నియమాన్ని మరింత అన్వయించవచ్చు కానీ ఈ సందర్భంలో మనం మరింత ముందుకు వెళ్ళడానికి ఈ α sec2x β cos x 3x2 ఈ లిమిట్ ని 1 గా కలిగి ఉండటానికి ఏమి చేయగలం α β 0 కి సమానం అని సెట్ చేయవచ్చు ఎందుకంటే x → 0 అయినప్పుడు మనం మరింత ముందుకు వెళ్లి లో పిటెల్ L'Hospital యొక్క నియమాన్ని మళ్ళీ వర్తింపజేయవచ్చు కాబట్టి ఈ లో పిటెల్ L'Hospital యొక్క నియమాన్ని మళ్ళీ వర్తింపజేయడం వలన మనకు ఇప్పటికే αβ పై ఒక షరతు వచ్చింది ఇది 0 కి సమానం మరియు ఇప్పుడు మనం వర్తింపజేస్తే కాబట్టి మళ్ళీ ఇక్కడ α sin2 యొక్క అవకలనం కాబట్టి 2 α sin x అవుతుంది కాబట్టి 2 α క్షమించండి sec x మరియు sec x యొక్క అవకలనం sec x tan x−β అవుతుంది ఎందుకంటే cos x మీకు sin x ఇస్తుంది కాబట్టి ఇది −β sin x మరియు 6x ద్వారా విభజించబడింది మరియు ఇప్పుడు మనం ఏ రూపాన్ని ఎక్కడ పొందలేదని తనిఖీ చేస్తే కాబట్టి ఈ టాన్ x ఈ 0 ను ఇక్కడ చేస్తుంది sin x 0 చేస్తుంది కాబట్టి మనం న్యూమరేటర్లో 0 పొందుతున్నాము మరియు 6 x ద్వారా విభజించాము అది మళ్ళీ 0 గా ఉంటుంది కాబట్టి మనకు 00 ఫొర్మ లభిస్తుంది కాబట్టి మనం ఈ వ్యక్తీకరణకు మరోసారి లో పిటెల్L'Hospital యొక్క నియమాన్ని వర్తింపజేయవచ్చు కాబట్టి ఇక్కడ x → 0 ని లిమిట్ ం చేయండి కాబట్టి ఇక్కడ మనకు ఈ sec2x మరియు tan x ఉన్నాయి కాబట్టి sec2x 2 sec x sec x tan x ఇస్తుంది కాబట్టి అది 4 x 4 ఆల్ఫా గా మారుతుంది మరియు sec x sec x tan x అవుతుంది మరియు tan x ఇది ప్లస్ కాబట్టి అలాగే ఉంటుంది ఈ 2 α sec2x గా ఉంటుంది మరియు తరువాత tan x మళ్ళీ అవకలనం అవుతుంది sec2x βsin x cos x గా మారుతుంది మరియు ఇక్కడ 6 ద్వారా విభజించబడింది ఎందుకంటే ఇది 6 x కాబట్టి మరియు అవకలనం 6 అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ తనిఖీ చేస్తే ఇక్కడ విలువ ఏమిటి కాబట్టి ఈ sec x 1 tan x 0 అవుతుంది కాబట్టి ఈ వ్యక్తీకరణ 0 అవుతుంది ఆపై ఇక్కడ x → 0 ఉన్నప్పుడు ఇది 2α లాగా ఉంటుంది మరియు తరువాత −β అవుతుంది కాబట్టి న్యూమరేటర్లో మనం 2α β ను పొందుతున్నాము మరియు 6 ద్వారా విభజించాము మరియు లిమిట్ x → 0 కాబట్టి 2α β 6 కాబట్టి ఈ విలువను 1 గా కలిగి ఉండటానికి మనం ఆ 2 α β 6 ని సెట్ చేయాలి కాబట్టి మరొక షరతు మనకు వచ్చింది 2 α β 6 కాబట్టి మీరు ఈ రెండు సమీకరణాలను పరిష్కరిస్తే α β 0 మరియు 2 α β 6 అయితే మనకు α 2 మరియు β −2 లభిస్తాయి కాబట్టి α మరియు β యొక్క ఈ విలువల కోసం ఈ ఫంక్షన్ అవిచ్ఛిన్నంగా మారుతుంది లేదా మరొక విధంగా ఇక్కడ ఈ లిమిట్ α tan x β sin x x3 1 గా మారుతుంది ఫంక్షన్ x 0 వద్ద 1 గా నిర్వచించబడింది కాబట్టి ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి మనం ఉపయోగించిన సూచనలు ఇవి పిస్కునోవ్ చేత ద ఇంటిగ్రల్ ఏ డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్ వాల్యూమ్ 1 క్రీస్జిగ్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ మరియు థామస్ కాలిక్యులస్ Thomas' Calculus అయితే ఈ అనిశ్చిత రూపాలను ఈ రోజు మనం నేర్చుకున్నాము అవి 00 ∞ ∞ 0 × ∞ ∞ ∞ 00 ∞01∞ వంటి అనేక రూపాలను తీసుకోవచ్చు కాబట్టి మనకు 00 లేదా ∞ ∞ రూపం ఉన్నప్పుడు అటువంటి లిమిట్ లను ఎలా లెక్కించాలో ఈ రోజు మనం నేర్చుకున్నాము మరియు ఈ లిమిట్ ని లెక్కించడానికి ఉపయోగపడే లో పిటెల్L'Hospital యొక్క నియమం ఏమిటంటే మనకు f g నిష్పత్తి కోసం ఇక్కడ 00 లేదా ∞ ∞ రూపం ఉందా ఈ లిమిట్ నిష్పత్తుల లిమిట్ కి సమానంగా ఉంటుంద ని చెప్పే ఈ నియమాన్ని మనం వర్తింపజేయవచ్చు మరియు మళ్ళీ ఈ f మరియు g రెండూ మారాయి లేదా 00 లేదా ∞∞ రూపాన్ని తీసుకుంటే అప్పుడు మనం మళ్ళీ నియమాన్ని వర్తింపజేయవచ్చు మరియు అప్పుడు మనము ఈ లిమిట్ ని రెండవ అవకలనాల నిష్పత్తి యొక్క లిమిట్ కి సమానంగా పొందుతారు మరియు మనం లిమిట్ ని పొందే వరకు మరింత కొనసాగించవచ్చు కానీ ఆ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నియమం ఎప్పుడు చెల్లుబాటు అవుతుంది అంటే ఆ లిమిట్ లు ఉన్నప్పుడు ఇక్కడ అవకలనం యొక్క ఆ లిమిట్ లు లేకుండా ఇప్పుడు అసలు లిమిట్ ఉనికిలో లేదు మనము నిర్ధారించలేము కాబట్టి ఈ నియమం చాలా ఉపయోగకరంగా ఉంటుంది తదుపరి ఉపన్యాసంలో ఇతర రూపాలు ఎలా వ్యవహరించాలో మనం నేర్చుకుంటాం ఉదాహరణకు 0 ∞ ∞∞ మరియు మొదలైనవి